మనము ప్రివియస్ క్లాస్ లో డిస్కషన్ చేసినటువంటి విస్కాసిటి తో కొనసాగుదాము కాబట్టి మేము నాన్ డైమెన్షనల్ నెంబర్ మరియు రేనాల్డ్స్ నెంబర్ గురించి చర్చిస్తున్నాము Re ρVL ఇనర్శియా ఫోర్స్ ని విస్కస్ ఫోర్స్ తో రిలేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఇనర్శియా ఫోర్స్ విస్కస్ ఫోర్స్ తో సంబంధం కలిగి ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనకు లభించిన ఎక్స్ప్రెషన్ ఇదే ఏ ప్రాబ్లంలోనైనా విస్కస్ ఫోర్స్ పై ఇనర్శియా ఫోర్స్ యొక్క రిలేటివ్ డోమినన్స్ ఉందా లేదా అని చూడటానికి మేము ప్రయత్నిస్తున్నాము ఇతర సందర్భాల్లో కూడా ఇనర్శియా ఫోర్స్ లేనప్పుడు అంటే ఫ్లూయిడ్ యాక్సిలరేటింగ్ కానప్పుడు కానీ అది కొంత ఎనర్జీ ని కలిగి ఉంటుంది ఇది విస్కస్ ఎఫెక్ట్స్తో కంపెర్ చేయదగిన సందర్భాలలో కూడా కొంతవరకు యాక్సిలరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇవి నాన్ డైమెన్షనల్ నెంబర్ ద్వారా ఫ్లోలో ఉన్నాయి మరియు ఇది చాలా ముఖ్యమైన నెంబర్ ఇది తరువాత మనం చూస్తాము ఇది నేచర్ అఫ్ ది ఫ్లో లామినార్ అది టర్బులెంట్ గా ఉంటుంది మరియు ఈ టర్మినాలజి లలో మేము తరువాత అర్థం చేసుకుంటాము ఇప్పటివరకు అనేక ఇతర నాన్ డైమెన్షనల్ నంబర్స్ ఉన్నాయి మనం బహుశా 3 నాన్ డైమెన్షనల్ నంబర్స్ ను చూశాము నాడ్సెన్ నంబర్ మాక్ నంబర్ మరియు ఇప్పుడు రేనాల్డ్స్ నంబర్ ఇప్పుడు మనం ఈ 3 టిల మధ్య ఒక రకమైన ఇంటర్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోగలమా అని చూద్దాం అయితే ఇది చాలా సాధారణమైన సందర్భంలో చేయటం సాధ్యం కాదు కానీ బహుశా ఐడియల్ గ్యాస్ లాంటి చాలా సింపుల్ కేస్ కోసం వీటి మధ్య మనం ఒక రకమైన రిలేషన్షిప్ డెవలప్ చేసుకోగలమా అని చూద్దాం దాని కోసం మేము గుర్తుచేసుకుంటాము మేము డిరైవ్ చేసిన ఐడియల్ గ్యాస్ యొక్క విస్కాసిటి ఏమిటి µideal gas √8RTρλ ఈ ఆల్ఫా సాధారణంగా 1 నుండి 6 వంటి ఫ్రాక్షనల్ సంఖ్య కాబట్టి ఈ రకమైన స్కేలింగ్ అంచనా కోసం ఇది ఖచ్చితమైన విలువ అంత ముఖ్యమైనది కాదు మేము ఫంక్షనల్ సంబంధం యొక్క స్వభావాన్ని చూడటానికి ప్రయత్నిస్తున్నాము వీటి మధ్య సంబంధంRe ρVL8RT ρλ కాబట్టి మేము numerator మరియు denominator నుండి pho రద్దు చేయవచ్చు అప్పుడు మీరు ఒక సమూహం ఉందని చూడవచ్చు అది L 1Knudsen number ఎందుకంటే l అనేది సిస్టమ్ పొడవు స్కేల్ మరియు లాంబ్డా మాలిక్యులర్ మీన్ ఫ్రీ పాత్ కాబట్టి మీరు మాక్ నెంబర్ యొక్క డెఫినెషన్ ని గుర్తుచేసుకుంటే అది Ma Va VγRT గామా అనేది గ్యాసెస్ యొక్క స్పేసిఫిక్ హీట్ Cp మరియు Cv యొక్క రేషియో వాస్తవానికి ఈ ఎక్స్ప్రెషన్ అన్ని రకాల గ్యాసేస్ కి చెల్లదు ఐడియల్ గ్యాసెస్ కి మాత్రమే చెల్లుతుంది ఇది గామా యొక్క స్క్వేర్ రూట్ లేదా అంత ముఖ్యమైనది కాకపోవచ్చు కానీ అది VTతో స్కేలింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు VRT ప్లేస్ లో మాక్ నెంబర్ ని వ్రాస్తాము ఆ ఫార్మ్ తో అడ్డ్జస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే మేము అప్పుడు అది కోఎఫ్ఫీసియంట్ α తో చేయాలి కాబట్టి Re Ma α8RT𝜌𝜆 ఎందుకంటే kn L ఐడియల్ గ్యాస్ కి నాడ్సెన్ సంఖ్యను మాక్ నెంబర్ తో స్కేల్ అవుతుంది కాబట్టి మాక్ నెంబర్ సుమారుగా నడ్సెన్ నెంబర్తో రేనాల్డ్స్ నెంబర్కు స్కేలింగ్ చేస్తోంది కాబట్టి రేనాల్డ్స్ నెంబర్ ఎక్కువగా ఉంటే అంటే ఫ్లూయిడ్ హై ఇనర్శియా కలిగి ఉంది దాని పైన నాడ్సెన్ నెంబర్ ఎక్కువగా ఉంటే అది ఎక్కువ కంప్రెస్సబిలిటి ఎఫెక్ట్ కలిగి ఉండటానికి హై ప్రాపబిలిటి ఉంది ఎందుకంటే ఇది మాక్ నెంబర్ ని కూడా పెంచడానికి ప్రయత్నిస్తుంది మరియు మనము ఇప్పటికే చూశాము ఆ మాక్ నెంబర్ ఫ్లూయిడ్ ని ఎంత కంప్రెస్ చేయగలదో కాబట్టి ఇది గ్యాసెస్ కు సంబంధించినది వాస్తవానికి ఇది అన్ని గ్యాసెస్ కి సంబంధించినది కాదు ఇది ఐడియల్ గ్యాసెస్ కోసం స్పెషల్ కేస్ మేము రియల్ గ్యాసెస్ కి వెళితే పరిస్థితి మరింత కాంప్లికేట్ గా ఉండవచ్చు కాని కనీసం మనం అప్ప్రిసియేట్ చేయగలిగేది ఏమిటంటే గ్యాసెస్ విస్కాసిటి టెంపరేచర్ పెరుగుదలతో పెరగడానికి ప్రయత్నించాలి రియల్ గ్యాసెస్ కి ఈ సంబంధం అంత సింపుల్ లేదా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండదు ఎందుకంటే ఈ సందర్భంలో రియల్ గ్యాసెస్ మరియు ఐడియల్ గ్యాసెస్ మధ్య డిఫ్ఫరెంస్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటుంది రియల్ గ్యాసెస్ లో మీకు ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి మరియు విస్కాసిటి ని అంచనా వేయడానికి ఇది కన్సిడర్ చేయవల్సిన అవసరం ఉంది ఇది కేవలం మాలిక్యులర్ మొమెంటమ్ యొక్క బదిలీ కాదు కాబట్టి మాలిక్యులర్ మొమెంటమ్ యొక్క ట్రాన్స్ఫర్ మరియు ఏదైనా రియల్ సబ్స్టన్స్ యొక్క ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ మధ్య ఉన్నఅట్రాక్షన్ రెండింటి కాంబినేషన్ ఫ్లూయిడ్ యొక్క విస్కస్ నేచర్ ఏమిటో నిర్ణయిస్తుంది లిక్విడ్స్ కోసం మేము ఇంతకుముందు చర్చించినట్లుగా మీరు లిక్విడ్స్ కి వస్తే విస్కస్ బిహేవియర్ ప్రిడమినెన్ట్లి ఇంటరాక్షణ్ యొక్క ఇంటర్మోలక్యులర్ ఫోర్సెస్ కారణంగా ఉంటుంది అదే సమయంలో మనం ఒక లిక్విడ్ కి విస్కాసిటిగా నిర్ధారించిన కూడా అది ఆ లిక్విడ్ కి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది న్యూటోనియన్ ఫ్లూయిడ్ అయితే లిక్విడ్ కి మాత్రమే డిఫైన్ చేయబడుతుంది న్యూటోనియన్ కాని ఫ్లూయిడ్స్ అనేక లిక్విడ్స్ ఉన్నాయి వీటిని నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ అంటారు పేరుతో అబ్వియస్ కనేక్షణ్ ఏమిటoటే వారు న్యూటన్స్ లా అఫ్ విస్కాసిటి నియమాన్ని పాటించడం లేదు మరియు మీరు న్యూటన్స్ లా అఫ్ విస్కాసిటి నియమాన్ని పాటించని ఫ్లూయిడ్ ని కలిగి ఉన్నప్పుడు అప్పుడు దాని కాన్సిటిట్యూటివ్ బిహేవియర్ అంటే షియర్ స్ట్రెస్ ఎలా రేట్ అఫ్ డిఫార్మేషన్ కి రిలేట్ అవుతుంది అనేది కామ్ప్లికెటెడ్ గా ఉండవచ్చుఆ ఫంక్షన్ నాన్ లినియర్ కావచ్చు ఈ నాన్ లీనియర్ ఫంక్షన్లు ఎలా డిరైవ్ అయ్యాయి లేదా ఈ ఫార్మ్స్ ఎలా కనిపిస్తాయి అనే వివరాలలోకి మేము వెళ్ళము ఎగ్సాంపుల్ లలో ఒకటి మీరు షియర్ స్ట్రెస్ కలిగి ఉండటం వంటి రేట్ అఫ్ డిఫార్మేషన్ పవర్ కి సంబంధించినది ταθ n కాబట్టి ఇది నాన్ న్యూటోనియన్ బిహేవియర్ కి ఒక ఎగ్సాంపుల్ మరియు ఈ రకమైన స్పెసిఫిక్ ఎక్సంపుల్ ని పవర్ లా ఫ్లూయిడ్ అంటారు అంటే షియర్ స్ట్రెస్ రేట్ లేదా రేట్ అఫ్ డిఫార్మేషన్ యొక్క ఇండెక్స్ కి సంబంధించినది ఈ ఇండెక్స్ మీరు బ్లడ్ గురించి థింక్ చేస్తే నేను మీకు ఒక ఎగ్సాంపుల్ ని ఇస్తాను సాధారణంగా ఈ ఇండెక్స్ 0 7 కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ఇండెక్స్ ఈ పర్టికులర్ టైప్ ఫ్లూయిడ్ యొక్క విస్కస్ నేచర్ ని మళ్లీ నిర్దేశిస్తుంది ఇది పవర్ లా కి కట్టుబడి ఉంటుంది అన్ని న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ కాదు నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ పవర్ లా కి కట్టుబడి ఉంటాయి బ్లడ్ పవర్ లా ఫ్లూయిడ్ కి ఖచ్చితంగా కాదు ఇది దాని కంటే చాలా కామ్ప్లికేటెడ్ కాన్సిటిట్యూటివ్ బిహేవియర్ ని కలిగి ఉంది కానీ మీరు ఒక సిమ్ప్లిఫై గా అప్రక్సీమెషన్ చేసి ఆ విధంగా స్ట్రెస్ మరియు రేట్ అఫ్ డిఫార్మెషన్ బిహేవియర్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ ఇండెక్స్ బ్లడ్ కోసం రఫ్ లి 0 7 గా అవుతుంది మళ్ళీ అది కన్స్టంట్ గా ఉండదు ఇది కంపోసిషన్ అఫ్ బ్లడ్ మరియు అనేక ఇతర విషయాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ రకమైన బిహేవియర్ దానికి ఉన్నట్లయితే అది వ్రాయబడుతుంది τ Kθ n మీరు దీనిని కూడా ఎక్స్ప్రెస్ చేయవచ్చు Kθ n−1 θ హోల్ ఐడియా న్యూటన్స్ లా అఫ్ విస్కాసిటి ఫార్మ్ లో ప్రసారం చేయడానికి డెస్పిరేట్ ఎఫర్ట్ కనుక ఇది ఈ ఫార్మ్ లో ప్రసారం చేయబడితే దాని నుండి కొంత లోకల్ రేట్ అఫ్ డిఫార్మెషన్ మీకు తెలిస్తే ఇది విస్కాసిటి లాగా ఉంటుంది వాస్తవానికి ఇది రియల్ గా విస్కాసిటి కాదు ఎందుకంటే ఇది న్యూటోనియన్ ఫ్లూయిడ్ కాదు కాబట్టి ఇవి కొన్నిసార్లు అప్పరెంట్ విస్కాసిటి μa అంటారు అప్పరెంట్ విస్కాసిటి నిజంగా విస్కాసిటి కాదు కానీ వాస్తవానికి ఇది విస్కాసిటి యొక్క సేమ్ డైమెన్షన్ ని కలిగి ఉంటుంది మరియు ఇది విస్కాసిటి కి సిమిలర్ ఫిసికల్ సెన్స్ కలిగి ఉంటుంది హోల్ ఐడియ ఏమిటంటే మీకు అలాంటి డేఫినెషన్ ఉంటే ఆ కాంప్లెక్స్ ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ కి సమానమైన న్యూటోనియన్ ఫ్లూయిడ్ తో సంబంధం కలిగి ఉండటానికి ఇది కొన్నిసార్లు మీకు సహాయపడుతుంది ఇది హోల్ ఐడియ మరియు అందువల్ల అప్పరెంట్ విస్కాసిటి అనే పేరు వచ్చింది ఎప్పుడూ ట్రూ విస్కాసిటి కాదు ఇప్పుడు షియర్ స్ట్రెస్ వివిధ రకాల ఫ్లూయిడ్స్ కి రేట్ అఫ్ డిఫార్మేషన్ ఎలా సంబంధం కలిగి ఉందో మీరు స్కెచ్ చేయడానికి ప్రయత్నిస్తే కొన్ని ఎగ్సాంపుల్ ను తీసుకుందాం మొదట మీకు చాలా ఈజీ గా అండర్స్టాండబుల్ అయ్యే 2 చిన్నవిషయ ఎగ్సాంపుల్ ను డ్రా చేయండి మనకు ఇది ఒక ఎక్సంపుల్ గా మరియు మరొక ఎక్సంపుల్ గా ఉందని చెప్పండి కాబట్టి ఈ 2 ఇటువంటి స్పెషల్ కేసెస్ లు లేదా స్పెషల్ టైప్స్ ఫ్లూయిడ్స్ ని సూచిస్తాయి ఐడియల్ ఫ్లూయిడ్ 0 విస్కాసిటిను కలిగి ఉంటుంది కానీ సాధారణంగా ఫ్లూయిడ్స్ దీనికి డిఫరెంట్ బిహేవియర్ ని కలిగి ఉండవచ్చు కాబట్టి ఇక్కడ కొన్ని ఎగ్సాంపుల్ ను డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఒక కేసు ఇలాంటిదే కావచ్చు ఒకటి బహుశా ఇలాంటిదే మీకు కూడా ఇలాంటిదే ఉండవచ్చు అందువల్ల మీరు ఇలాంటి ఎగ్సాంపుల్ ను తీసుకుంటే నిజంగా ఫ్లూయిడ్ యొక్క డెఫినెషన్ లో ఒక సీరియస్ ప్రశ్నని ఉంచుతుంది ఎందుకంటే ఇది ఫ్లూయిడ్ టైప్ కి చెందినది ఉందని చూపిస్తుంది కాని దీనికి డిఫార్మ్ థ్రెషోల్డ్ షియర్ అవసరం మరియు అలాంటి అనేక రకాల వస్తువులు ఉండవచ్చు మీరు ఒక ట్యూబ్లో టూత్పేస్ట్ కలిగి ఉన్న కేసు గురించి ఆలోచించండి అది బయటికి వెళ్లడానికి ముందు కొంత షియర్ అప్లై చేయడానికి దాన్ని ప్రెస్ చేయాలి మరియు నేగ్లిజబుల్ షియర్ తో అది ప్రవహించదు అది కదలడానికి ముందు దానికి త్రెషోల్డ్ ప్రెస్ అవసరం కాబట్టి ఇది కూడా ఫ్లూయిడ్ ఎందుకంటే ఇది ఫ్లో అవుతుంది మరియు దీని క్యారెక్టర్స్టిక్స్ మోషన్ అఫ్ ఫ్లూయిడ్స్ యొక్క ఇక్వెషన్స్ తో చక్కగా వివరించబడ్డాయి కాని ఇది ఇన్ఫినిటేసిమల్ షియర్ తో డిఫార్మింగ్ ప్రారంభమవుతుందని క్లాసికల్ డెఫినెషన్ కాదు కాబట్టి ఈ రకమైన ఎగ్సాంపుల్ చాలా ఆసక్తికరమైన ఎగ్సాంపుల్ కానీ ఫ్లూయిడ్స్ గా మరింత క్లాసికల్ అయిన ఇతర ఎగ్సాంపుల్ లు ఉన్నాయి కాబట్టి ఎగ్సాంపుల్ గా మీరు ఈ ప్రత్యేక కేసును పరిగణనలోకి తీసుకుంటే దీనిని డైలాటెంట్ ఫ్లూయిడ్ అని పిలుస్తారు మరియు ఈ ఎగ్సాంపుల్ ను సూడో ప్లాస్టిక్ ఫ్లూయిడ్ అంటారు ఈ పేరును బింగ్హామ్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్ అని పిలుస్తారు ఇవి పదార్ధాల యొక్క రియాలజీస్ యొక్క డిటైల్డ్ స్టడీస్ నుండి ఉద్భవించిన పేర్లు మరియు మీరు ఈ పేర్లను గుర్తుంచుకోవడం అంత ముఖ్యమైనది కాదు కానీ ఇవి మీకు ఆలోచనలు ఇవ్వడానికి మాత్రమే షియర్ స్ట్రెస్ మరియు రేట్ అఫ్ డిఫర్మేషన్ ఆధారంగా ఫ్లూయిడ్స్ అని పిలవబడే వివిధ క్యాటగరిస్ ఉన్నాయి కాబట్టి ఈ రకమైన ఫ్లూయిడ్స్ కి కొన్ని ఎగ్సాంపుల్ ని డైలాటెంట్ ఫ్లూయిడ్ అని చెప్పనివ్వండి కాబట్టి వాటర్ లేదా ప్రింటింగ్ ఇంకు లాగా ఈ రకమైన ఫ్లూయిడ్స్ ని డైలాటెంట్స్ ఫ్లూయిడ్స్ అంటారు కాబట్టి మేము రేట్ అఫ్ డిఫార్మేషన్ ని ఇంక్రీస్ చేసేటప్పుడు షియర్ రేట్ అఫ్ డిఫార్మేషన్ తో ఇంక్రీస్ అవుతుందని మీరు చూస్తే మరియు ఒక సూడోప్లాస్టిక్ ఫ్లూయిడ్ కోసం మీరు చూస్తే మీరు రేట్ అఫ్ డిఫార్మేషన్ ని కూడా ఇంక్రీస్ చేసుకుంటే ఇంక్రీస్ అవుతుంది కానీ ఇది ఒక విధమైన స్టేట్ కి వస్తుంది కాబట్టి సూడో ప్లాస్టిక్ అనే పేరు వచ్చింది మీరు ఈ రకమైన బిహేవియర్ ని ఒక ప్లాస్టిక్ డిఫార్మేషన్ అఫ్ ఎ సాలిడ్ అని చెప్పవచ్చు కాబట్టి ఒక సాలిడ్ అయినట్లుగా ప్లాస్టిక్ డిఫార్మేషన్ కి గురయ్యే కొంత సబ్స్టేన్స్ ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి ఒక సాలిడ్ పీస్ ని మీరు కలిగి ఉంటే మీరు దానిని సుత్తితో మంచి పాత ఫోర్జింగ్ ప్రక్రియతో వేడి చేసారు కాబట్టి మెటీరియల్ సాఫ్ట్ గా ఉంటుంది మరియు అది సులభంగా డిఫార్మబుల్ గా ఉండవచ్చు కాబట్టి సాలిడ్ టైప్ మెటీరియల్ ఫ్లో అవ్వడం స్టార్ట్ అవువుతుంది మరియు మెకానిక్స్ అఫ్ సాలిడ్స్ లో దీనిని కొన్నిసార్లు ప్లాస్టిక్ ఫ్లో అంటారు కాబట్టి ఒక ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నట్లు కాదు ఒక సాలిడ్ ఫ్లూయిడ్ ఉన్నట్లుగా కదులుతోంది కాబట్టి ఫ్లూయిడ్ మరియు సాలిడ్ ల మధ్య క్రిటికల్ డిమార్కెషన్ తరచుగా చెప్పడానికి లేదు మరియు సూడో ప్లాస్టిక్ ఫ్లూయిడ్స్ వంటి ఈ రకమైన ఫ్లూయిడ్స్ కి చాలా ఎగ్సాంపుల్స్ పాలిమర్ సస్పెన్షన్స్ కాబట్టి మీకు పాలిమర్ల సస్పెన్షన్లు ఉంటే కాబట్టి ఒక వ్యవస్థ ఉందని చెబితే అక్కడ అగ్రిగేట్స్ ఉన్నాయి లేదా చైన్స్ ఉన్నాయి ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి మీరు ఒక షియర్ ని అప్లై చేస్తుంటే అప్పుడు అగ్రిగేట్స్ లేదా పర్టికులేట్స్ యొక్క చైన్స్ విరిగిపోవచ్చు కాబట్టి మీరు ఒక సిస్టమ్స్ ని కలిగి ఉన్నారు దీనిలో మీకు కొన్ని లిక్విడ్ టైప్ అఫ్ సబ్స్ట్రెట్ ఉంది దీనిలో మీకు కొన్ని పార్టికల్స్ ఇంక్లుషన్స్ ఉండవచ్చు మరియు చెప్పటానికి అవి అగ్రిగేట్స్ ని ఏర్పరుస్తాయి ఇప్పుడు మీరు స్ట్రాంగ్ షియర్ ని వర్తింపజేస్తున్నారు మీరు స్ట్రాంగ్ షియర్ ని వర్తింపజేస్తుంటే ఆ అగ్రిగేట్స్ విరిగిపోవచ్చు మరియు ఇది న్యూ ఫ్లో ప్యాసేజస్ అవైలబిలిటి కి దారితీయవచ్చు కాబట్టి ఇది ఫ్లూయిడ్ మోషన్ కి సహాయపడవచ్చు కాబట్టి విస్కాసిటి అనేది ఫ్లూయిడిటికి వ్యతిరేకం అంటే అది మరింత తేలికగా ప్రవహించటానికి అనుమతించినట్లయితే అది తక్కువ విస్కస్ అని మనం అర్థం చేసుకుంటాము మరోవైపు కొన్నిసార్లు లోకల్ అగ్రిగేట్స్ ఏర్పడటం మరియు మొదలైనవి కారణంగా ఫ్లూయిడ్ మూవ్ మెంట్ లోకల్ అగ్రిగేట్స్ లో ఫ్లూయిడ్ ఎలిమెంట్స్ పొందుపర్చినట్లు గా నిర్ధారిస్తుంది మరియు తరువాత అవి చుట్టుకుపోయి ఉంటాయి మరియు అవి మరియు దాని నుంచి బయటకు రావు కాబట్టి వేర్వేరు సబ్స్టేన్సెస్ డిఫ్ఫరెంట్ గా ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఈ రకమైన ఎన్టాన్గిల్మెంట్ కారణంగా ఫ్లో అంత తేలికగా జరగదు కొన్ని సందర్భాల్లో ఈ అగ్రిగేట్స్ లేదా చైన్ విరిగిపోవచ్చు మరియు ఫ్లూయిడ్ ఫ్లో చాలా తేలికైన మార్గంలో జరగడానికి ఇది సహాయపడుతుంది సహజంగానే మేము నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ వివరాలలోకి వెళ్ళము ఎందుకంటే ఈ ఎలిమెంటరి కోర్సులో భాగంగా మనం స్టడీ చేయబోయే పరిధిలో లేదు కానీ మనం వెతుకుతున్న ఫ్లూయిడ్ యొక్క పదార్థం కాన్సిటిట్యూటివ్ నేచర్ ని బట్టి రేట్ అఫ్ డిఫర్మేషన్ బిహేవియర్ కి వ్యతిరేకంగా వివిధ రకాల షియర్ స్ట్రెస్ ఉండవచ్చునని మేము అర్థం చేసుకున్నాము అప్పరెంట్ విస్కాసిటి కోసం ఎక్స్ప్రెషన్ వంటి ఈ ఎక్స్ప్రెషన్స్ మరొక ముఖ్యమైన విషయాన్ని దాచిపెడతాయి కొన్నిసార్లు ఇది టైం యొక్క ఫంక్షన్స్ కావచ్చు అంటే మీకు టైంతో అప్పరెంట్ విస్కాసిటి పెరుగుతుంది లేదా మీకు అప్పరెంట్ విస్కాసిటి సమయం తగ్గుతుంది మరియు అవి పెరగటం లేదా తగ్గటం అనేది రియోలాజికల్ డిస్ట్రిబ్యూషన్ లేదా మెటీరియల్ యొక్క రియోలాజికల్ ప్రాపర్టీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందనే దానిపై మళ్ళీ స్ట్రాంగ్ గా డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి టైం పెరగడంతో అప్పరెంట్ విస్కాసిటి తగ్గిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి టైం పెరగడంతో మీకు అప్పరెంట్ విస్కాసిటి తగ్గుతుంది ఆ రకమైన ఫ్లూయిడ్ ని థిక్సోట్రోపిక్ ఫ్లూయిడ్ అని పిలుస్తారు మరియు రియోపెక్టిక్ ఫ్లూయిడ్ అని పిలువబడే టైం పెరుగుదలతో అప్పరెంట్ విస్కాసిటి పెరిగితే చివరికి ఇది ఫిసికల్ ఫీల్డ్ ఫ్లూయిడ్ కి ఎలా కనిపిస్తుంది మరియు ఫ్లూయిడ్ ఒక స్ట్రైన్ సమక్షంలో ఎలా బిహేవే చేస్తుంది కాబట్టి డిఫ్ఫరెంట్ ఫ్లూయిడ్స్ కోసం మనం ఏ టైప్ ఫ్లో బిహేవియర్ ని ఆశించబోతున్నామని అర్థం చేసుకోవడానికి మూవీస్ లతో 1 లేదా 2 ఎగ్సాంపుల్ ను పరిశీలిద్దాం కాబట్టి ఒక మొదటి క్వాలిటెటివ్ ఎగ్సాంపుల్ ను చూద్దాం కాబట్టి కొన్ని ఎగ్సాంపుల్స్ ని మనం చూస్తాము అంటే నా ఉద్దేశ్యం ఇవి చాలా క్లాసికల్ ఫ్లూయిడ్స్ కావు కానీ ఇవి షియర్ తో వికృతమైనవి మరియు ఒక సర్ఫేస్పై స్ప్రెడ్ అవుతున్న థిన్ ఫిల్మ్ లాగా అనేక ఫ్లూయిడ్స్ ఉన్నాయి ఇవి థిన్ ఫిల్మ్ వంటివి ఇవి సర్ఫేస్పై వ్యాపించాయి మరియు ఇది కూడా ఒక ఫ్లూయిడ్ అని నమ్మకపోవడానికి కారణం లేదు వాస్తవానికి ఇది నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ ఎగ్సాంపుల్ అని మేము స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఇది ది న్యూటన్స్ లా అఫ్ విస్కాసిటి ని పాటించదు ఇప్పుడు హైలి విస్కస్ ఫ్లో మరియు అంతగా లేని విస్కస్ ఫ్లో మధ్య తేడా ఏమిటి అనే క్వాలిటెటివ్ ఐడియాను పొందడానికి ఈ ఎగ్సాంపుల్ ను పరిశీలిద్దాం కాబట్టి ఒక కేస్ సందర్భంలో బీకర్స్ లో ఒకదానిలో వాటర్ ని పెట్టడం లేదా పోయడం వంటిది మరియు మరొక కేసును చూడండి ఇది కూడా పోయబడుతున్న ఫ్లూయిడ్ మరియు ఇది స్పష్టంగా కనిపించే అప్పరెంట్ విస్కాసిటి ని కలిగిన విషయం అని మీరు అర్ధం చేసుకోవచ్చు కాబట్టి ఈ రకమైన క్వాలిటెటివ్ ఫీల్డ్ కొంత ముఖ్యమైనది మరియు చెప్పటానికి ఇన్వర్స్ ఫ్లూయిడిటి లేదా ఫ్లో ఎబిలిటి యొక్క వంటి దానితో ఏదైనా స్టేట్మెంట్ ఉందని మేము గుర్తించగలము ఇప్పుడు విస్కాసిటి యొక్క ఎఫెక్ట్స్ ను పరిశీలించడానికి మరింత సైంటిఫిక్ గా పరిశీలిస్తాము కాబట్టి ఒక ఎగ్సాంపుల్ ను చూద్దాం లేదా పక్కపక్కనే చూపిన 2 ఎగ్సాంపుల్ ను ఇవి 2 డిఫరెంట్ విస్కాసిటిలతో 2 ఫ్లూయిడ్స్ అక్కడ షియర్ తో కదులుతున్న ఒక లైన్ కలర్డ్ లైన్ ఉంది మరియు ఇది ఒక విధమైన డిఫార్మేషన్ ని సూచిస్తుంది మరియు మేము ఇది మళ్ళీ హోప్ ఫుల్లి వర్క్ చేస్తుందని చూడండి ఇప్పుడు ఈ 2 ఎగ్సాంపుల్స్ ల నుండి రెడ్ కలర్ లో ఎక్కువ విస్కాసిటి ఉందా లేదా ఎల్లో కలర్ లో ఎక్కువ విస్కాసిటి ఉందా అని క్వాలిటెటివ్ గా చెప్పగలరా రెడ్ కలర్ లో ఎక్కువ విస్కాసిటి ఉంటుంది మీరు దానిని ఎలా అర్థం చేసుకుంటారు ఈ 2 కోసం మీరు ఇప్పటికీ ఇదే రకమైన ఇన్ఫ్లుయన్స్ లేదా ఇలాంటి మోషన్ యక్క్చ్యుయేటర్ ని వర్తింపజేస్తున్నారని చెప్పండి కానీ మీరు రెడ్ కలర్ ని చూసినట్లయితే దాన్ని మళ్లీ ప్లే చేసి ఆపై అర్థం చేసుకుందాం రెడ్ కలర్ లో చూడండి మరియు అది చేంజ్ అఫ్ మొమెంటం కి స్పందిస్తుంది కాబట్టి ఇది చేంజ్ అఫ్ మొమెంటం ని అనుసరిస్తుంది ఇది ఎలా అంటే చాలా కఠినంగా ఉంటుంది రెండవ సందర్భంలో అది అలా చేయడం లేదు మరియు మీరు ఫ్లూయిడ్ ని వివరిస్తున్నారా లేదా ఫ్లూయిడ్ ని కదిలించే సరిహద్దు సాలిడ్ ని వివరిస్తున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇది ఒక టైప్ అఫ్ లెడ్ లేదా ల్యాగ్ ని చూపించే రీజియన్ ఉంది కాబట్టి ఈ మూవ్మెంట్స్ ఎంత ఫాస్ట్ గా లేదా ఎంత స్లో గా జరుగుతున్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది మొదటి సందర్భంలో అటువంటి లెడ్ లేదా ల్యాగ్ లేదు మరియు ఎంటైర్ ఫ్లూయిడ్ ఆ డిస్టర్బెన్స్ యొక్క ఎఫెక్ట్ ని అనుభవిస్తున్నట్లుగా ఉంటుంది మరియు దానికి అడ్జస్ట్ అవుతుంది కాబట్టి హై విస్కాసిటితో అది మాత్రమే సాధ్యమవుతుంది మరియు మీకు హై విస్కాసిటి లేదా లో విస్కాసిటి ఉన్నప్పుడు మేము రేనాల్డ్స్ నెంబర్ క్యారక్టరైజేషన్స్ ని కలిగి ఉన్నాము మరియు ఒక పర్టికులర్ లో రేనాల్డ్స్ నెంబర్ కేసును చూద్దాం కాబట్టి మేము ఇప్పటివరకు గమనించిన వాటికి ఇప్పుడు కొంత క్వాంటిఫికెషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము ఇది చాలా లో రేనాల్డ్స్ నెంబర్ అని అనుకుంటే ఏమి జరుగుతుందో చూడండి ఈ రకమైన ఫ్లూయిడ్స్ విస్కాసిటి ని కొలవడానికి కొన్నిసార్లు ఈ రకమైన అరేంజ్మెంట్ ని ఉపయోగిస్తుందని వివరించడానికి ఒక ఎగ్సాంపుల్ ని చూద్దాం దీనిని ఏదైనా మీటర్ వస్తువులను కొలిచే విధంగానే రొటేటింగ్ టైప్ విస్కోమీటర్ అని పిలుస్తారు కాబట్టి అన్నులర్ స్పేస్ లో 2 కాన్సెన్ట్రిక్ సిలిండర్స్ మధ్య ఉంచబడిన ఫ్లూయిడ్ యొక్క విస్కాసిటి ని కొలవడానికి ఈ రకమైన డివైస్ ని ఉపయోగించవచ్చు వాస్తవానికి ఈ ఎగ్సాంపుల్ ఆ మెజర్మెంట్ ని చూపించడానికి కాదు కానీ ఇప్పుడు మీరు చూస్తే డైరెక్షణ్ తిరగబడింది మరియు లో రేనాల్డ్స్ నెంబర్ కారణంగా విస్కస్ ఎఫెక్ట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని ఇది నిర్ధారిస్తుంది కాబట్టి ఇది చేంజ్ ని సర్దుబాటు చేస్తుంది కాబట్టి గుర్తుగా రేనాల్డ్స్ నెంబర్ ఒకటి కంటే తక్కువ తిరిగి వచ్చిందని మీరు చూస్తే అది ఒరిజినల్ షేప్ కాబట్టి ఇది చేంజ్ కి పర్ఫెక్ట్ అడ్జస్ట్ మెంట్ మరొక ఎగ్సాంపుల్ ని పరిశీలిద్దాం విద్యార్థి విస్కస్ ఫోర్స్ వలె మనకు ఇనర్శియా ఫోర్స్ గ్రేటర్ గా కలిగి ఉంటె రేనాల్డ్స్ నెంబర్ లెస్ గా ఉంటుంది ఇనర్శియా ఫోర్స్ని చూడండి ఇది ఇనర్శియా ఫోర్స్ కాదు అది అక్జిలరేట్ కాకపోతే అది ఇనర్శియా ఫోర్స్ కాదు కానీ అది కొంత కైనెటిక్ ఎనర్జీ ని కలిగి ఉంటుంది దానిని అక్జిలరేట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు అది కొంత ఇనర్శియా ఫోర్స్కి దారితీసింది కాబట్టి మేము లో రేనాల్డ్స్ నెంబర్ ని కలిగి ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ ని మార్చకుండా రేనాల్డ్స్ నెంబర్ విస్కస్ ఎఫెక్ట్స్ చాల స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి మేము 2 కేసులను పోల్చినప్పుడు న్యూమరెటర్ లో ఉన్న ఇతర ఎఫెక్ట్స్ మనము డిస్టర్బ్ చేయదలచుకొలేదు కాని మనం చూడటానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే 2 కేసులలో విస్కస్ ఎఫెక్ట్ లో రిలేటివ్ చేంజ్ ఏమిటి కాబట్టి మీరు ఇప్పుడు ఈ ఎగ్సాంపుల్ ని చూస్తే అది రివర్స్ అవుతోంది మరియు మనం మళ్ళీ ప్లే చేస్తే అది తిరిగి అదే పరిస్థితికి రాదు అని మనం చూడవచ్చు ఒక వేళా అది ప్రారంభమైన అదే స్థితికి తిరిగి రాదు కాబట్టి మేము ఒక పర్టికులర్ డిఫార్మేషన్ ని కలిగి ఉన్నాము మొమెంటం డిస్టర్బెన్స్ ని ప్రాపగేట్ చేయడం ద్వారా డిఫార్మేషన్ కి సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తుంది మొమెంటం డిస్టర్బెన్స్ యొక్క కదలిక చాలా విస్కస్ ఫ్లూయిడ్ వలె సమర్థవంతంగా ఉండదు కాబట్టి అది తిరిగి వచ్చినప్పుడు ఆ డిస్టర్బెన్స్ ముందుకు వెళ్ళడం లో లాగ్ ఉంటుంది మరియు అందువల్ల అది పూర్తిగా వెనక్కి తిప్పే అవకాశం లేదు కాబట్టి ఇది ఒక సందర్భంలో 2 వేర్వేరు కేసుల క్వాలిటెటివ్ అనుభూతిని మీకు హైలి విస్కస్ ఫ్లో గా ఉంటుంది మరియు మరొక సందర్భంలో అంత హైలి విస్కస్ ఫ్లో కాదు ఎల్లప్పుడూ మనం కంపెర్ చేసిన ఫోర్సెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు కాబట్టి విస్కస్ ఎఫెక్ట్స్ ముఖ్యమైనవి అని మేము చెప్పినప్పుడు కాన్టెక్స్ట్ గా ముఖ్యమైనవి అని పోల్చితే దేనితో చూడాలి కాబట్టి మన ప్రారంభ చర్చలో చెప్పినట్లుగా అప్పుడు మనం ఒక డైమెన్షన్ యొక్క స్మాల్ నెస్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఎల్లప్పుడూ ఒక ప్రశ్నను అడుగుతాము దానికి సంబంధించి చిన్నది ఏమిటి నాకు 1 మిల్లీమీటర్ డైమెన్షన్ ఉంటే అది చాలా పెద్దదిగా ఉండవచ్చు ఎందుకంటే ఇది అటామిక్ లెంగ్త్ స్కేల్తో పోల్చితే చాలా పెద్దది కానీ బహుశా నాకు కిలోమీటర్ల గురించి ఆలోచించడంలో నేను సంతోషంగా ఉన్నాను ఆపై నేను 1 కిలోమీటరుతో పోలిస్తే 1 మిల్లీమీటర్ చాలా చిన్నది అని చెబుతుంది కాబట్టి మనకి స్మాల్నెస్ లేదా లార్జ్నెస్ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మేము రియల్ గా కంపారిటివ్ అస్సెస్స్మెంట్ వేస్తున్నాము మరియు అందువల్ల అది అక్కడ ఉన్న విస్కస్ ఫోర్స్ వలె కాదు దానితో పోటీపడే ఇతర ఫోర్స్ కూడా ఉండవచ్చు మరియు ఎల్లప్పుడూ ఒక విధమైన డైనమిక్ ఈక్విలిబ్రియం టైప్ లో ఒక సిస్టం ఉన్నప్పుడు లేకపోతే కామ్పిటింగ్ ఫోర్సెస్ ఉన్నాయి దీని ప్రభావం నిరంతరం పెరుగుతుంది కాబట్టి కాంపిటీషన్స్ ఉన్నాయి మరియు మెకానిక్స్ యొక్క అవగాహన కేవలం ఈ కాంపిటీషన్స్ సిస్టం లో ఎలా పని చేస్తున్నాయో అర్థం చేసుకోవడం కాబట్టి ఎల్లప్పుడూ కాంపిటీటివ్ ఫోర్సెస్ ఉంటాయి మరియు ఈ కాంపిటీటివ్ ఫోర్సెస్ ఎలా ముఖ్యమైనవో చూద్దాం కాబట్టి ఇది మనం చాలా దూరం వెళ్ళలేము మరియు ఈ ఎగ్సాంపుల్ ని పరిశీలిస్తాము మరియు ఇప్పుడు క్వాలిటెటివ్ ఎగ్సాంపుల్ కాకుండా ప్రాబ్లెమ్స్ పరంగా కొన్ని టిపికల్ ఎగ్సాంపుల్స్ లకు వెళ్దాం ఎగ్సాంపుల్స్ ద్వారా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ని వివరించడానికి ప్రయత్నిస్తాము